కాబట్టి మనము లాప్లాస్ సమీకరణాన్ని ఈ విధంగా పరిష్కరిస్తాము లాప్లాస్ సమీకరణం కోసం బౌండరీ వాల్యూ సమస్యను మనము ఈ విధంగా పరిష్కరిస్తాము మీరు ఈ బౌండరీ డేటాను న్యూమాన్ డేటాగా కలిగి ఉన్నప్పుడు అది నెట్ ఫ్లక్స్ సున్నాగా ఉండటానికి అవసరమైన కొన్ని కండిషన్ లను సంతృప్తి పరచాలి కానీ ఈ సందర్భంలో ఇప్పటివరకు మనము ఈ బౌండరీ వాల్యూ సమస్యకు మాత్రమే పరిష్కారం ఇచ్చాము కాబట్టి మనము ఈ సమస్య యొక్క విశిష్టతను చూపించలేదు కాబట్టి మనము డొమైన్ D లో లాప్లాస్ సమీకరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే మీరు ఈ సమస్య ప్రత్యేకతని చూస్తున్నారా లేదా అని చూడవచ్చు కాబట్టి 2u0 మరియు మీరు న్యూమాన్ డేటా ను అందిస్తారని అనుకుందాం కనుక ∂u∂n0 మీరు డొమైన్ D యొక్క బౌండరీను ఇన్సులేట్ చేస్తే అప్పుడు ఏమి జరుగుతుంది కొన్నింటికి మీరు పరిష్కారాన్ని కనుగొంటారని అనుకుందాం సర్క్యులర్ డొమైన్ లు రెక్టాంగులర్ డొమైన్ల తో మీరు రూపొందించిన పద్ధతిలో మీరు ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు కాబట్టి ఈ పద్ధతి ద్వారా మీరు రూపొందించిన పరిష్కారం u1xy అని పిలవండి అప్పుడు మీరు ఏదైనా కాంస్టెంట్ ను జోడించండి Cu1xy కూడా మీ డొమైన్ D లోపల లాప్లాస్ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది మరియు న్యూమాన్ డేటా ను కూడా సంతృప్తి పరుస్తుంది అది సాధారణ డెరివేటివ్ ∂nCu1xy0 సరేనా కావున ఏదైనా కాంస్టెంట్ C మరియు u1xy ల మొత్తం కూడా బౌండరీ వాల్యూ సమస్యను పరిష్కరిస్తుంది ఇది మీ బౌండరీ వాల్యూ సమస్య అయితే మరియు మీకు ప్రతిచోటా న్యూమాన్ డేటా ఉంటే మీకు ప్రత్యేకమైన పరిష్కారం ఉందని మీరు చెప్పలేరు కాబట్టి స్పష్టంగా ఈ సమస్యకు మీకు ప్రత్యేకమైన పరిష్కారం లేదు కానీ మీరు డిరిచ్లెట్ డేటా ను బౌండరీ పై అందిస్తే అదిuxyfxy xy∈B ఇక్కడ B అనేది డొమైన్ D యొక్క బౌండరీ మరియు డొమైన్ D లోపల2u0 కాబట్టి ఈ రకమైన సమస్యలకు మీకు ప్రత్యేకమైన పరిష్కారం ఉంది సరేనా కాబట్టి మీకు స్మూత్ డొమైన్ లేదా పీస్వైస్ కంటిన్యూవస్ డొమైన్ ఉందని చెప్పండి సరే కాబట్టి మీకు అలాంటి డొమైన్ ఉంది మరియు మీరు బౌండరీ పై డేటా ను కలిగి ఉన్నారు మరియు డిరిచ్లెట్ డేటా కోసం మీకు ప్రత్యేకమైన పరిష్కారం ఉందని చూపించడానికి మా వద్ద గరిష్ట సూత్రం లాంటిది ఉంది సరే మనం పునర్నిర్మించినది ఒకే ఒక్క పరిష్కారం కాబట్టి ముందుగా మనం ఈ మాక్సిమం ప్రిన్సిపుల్ ను వ్రాస్తాము కాబట్టి మాక్సిమం ప్రిన్సిపుల్ ఏమిటంటే డొమైన్ D లో 2u0 అని అనుకుందాం సరే మరియు D∪B లో uxy కంటిన్యూవస్ గా ఉంటుందని మీరు కూడా అనుకుంటారు కాబట్టి బౌండరీతో కలిపి ఇది కంటిన్యూవస్ ఫంక్షన్ అప్పుడు maxuxy xy∈D maxuxy xy∈B అంటే uxy యొక్క మాక్సిమం వాల్యూ బౌండరీలో మాత్రమే సాధించబడుతుంది ఈక్వాలిటీ అనేది మనకు కాంస్టెంట్ పరిష్కారం ఉన్నప్పుడు కూడా ఉంటుంది కనుక ఇది ప్రతిచోటా కాంస్టెంట్ పరిష్కారం గా భావించండి అంటే uxy కూడా బౌండరీ లో గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఇది సమస్య కాదు ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి లాప్లాస్ సమీకరణం కోసం ఈ డిరిచ్లెట్ బౌండరీ వాల్యూ సమస్య యొక్క ప్రత్యేకతను చూపవచ్చు కాబట్టి నేను దీన్ని ఎలా చేయగలను కాబట్టి M0 గరిష్ట విలువ uxy మరియు ux0 y0M0 ఎక్కడ x0 y0∈D అని ఊహించండి కనుక ఇది బౌండరీలో లేదని అది డొమైన్ D లోపల ఉందని నేను అనుకుంటాను మరియు మీరు M అంటే ఏమిటో నిర్వచించండి M ∶ uxy ఎక్కడైతే xy∈B కాబట్టి బౌండరీ లో మీరు దీన్ని మాక్సిమం గా పిలుస్తారు అప్పుడు నేను గరిష్టంగా uxy విలువ D డొమైన్ లోపల మాత్రమే సాధించబడు పొందగలుగుతానని అనుకుంటాను ఇప్పుడు నేను ఒక కొత్త ఫంక్షన్ vxy ని నిర్వచించాను సరేనా కనుక ఇది vxyuxyM0 M4R2x x02y y02కు సమానం కాబట్టి ఇది నిర్వచించబడింది కనుక మీరు దానిని ఇలా నిర్వచించినట్లయితే బౌండరీ లోని ప్రతి బిందువుపై మీరు R వ్యాసార్థం కలిగిన వృత్తాన్ని తయారు చేస్తారు ఆ వృత్తం పూర్తిగా D లోపల ఉంటుంది మరియు అది కేవలం బౌండరీ పాయింట్ B ని తాకుతుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ D లోపల ఉన్న పాయింట్లతో పూర్తిగా ఒక సర్కిల్ని చేయవచ్చు మరియు బౌండరీ లోని ఒక పాయింట్ని తాకవచ్చు అప్పుడు మీరు vx0 y0ux0 y0 అని స్పష్టంగా చూడవచ్చు ఇది వాస్తవానికి మనము ఊహించిన మీ మాక్సిమం వాల్యూM0 సరేనా మరియు మీరు xy∈B తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది బౌండరీ vxy≤MM0 M4R2x x02y y02 మీరు ఎల్లప్పుడూ డొమైన్ లోపల వ్యాసార్థం R ఉండే వృత్తాన్ని ఎల్లప్పుడూ చేయవచ్చు మరియు అది బౌండరీలోని పాయింట్ ను తాకినట్లయితే ఇది బౌండరీ లోని ఇతర పాయింట్లను తాకాలని కోరుకుంటే కనుక మీరు సర్కిల్ను కూడా పెంచుకోవచ్చు కానీ ఏకైక విషయం ఏమిటంటే ఇది పూర్తిగా D డొమైన్ లోపల ఉండాలి సరేనా ఇప్పుడు x0 y0 xy కి విరుద్ధంగా తర్వాత x x02y y022R2 అనుకుందాం MM0 M0M2M0కనుక ఇందువలన vxy≤MM0 M2M0M2 ఇది బౌండరీvxyM0 xy∈B ను సూచిస్తుంది కాబట్టి vxy డొమైన్ D లోపల గరిష్టంగా చేరుకుంటుంది కాబట్టి మీరు మధ్యలో గరిష్టంగా ఒక అంబరెళ్ళా ను ఊహించుకోవచ్చు కాబట్టి మీరు నిజంగా ఏ దిశలోనైనా స్లోప్స్ ను చూస్తే అవి నిజంగా తగ్గుతున్నాయి అంటే vxx0 vyy0 అంటే ఒకవేళ vxy గరిష్ట విలువ డొమైన్ లోపల ఉంటే కానీ మీరు ఇప్పుడు vxyuxyM0 M4R2x x02y y02 నుండి vxxvyy ని లెక్కిస్తే అది vxxvyyuxxuyyM0 MR2 అవుతుంది మరియు uxxuyy0 నుండి మనకు తెలుసు uxy లాప్లాస్ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది అందువల్ల vxxvyyM0 MR2 కానీ M0M కాబట్టి vxxvyy0 కాబట్టి ఇక్కడ తేడా ఏమిటి ఇది డొమైన్ D లోపల గరిష్టంగా సాధించే uxy ఊహకు విరుద్ధంగా ఉంటుంది అందువల్ల ఇది uxy యొక్క గరిష్ట విలువ బౌండరీ లో B వద్ద ఉండాలని సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు uxy గమనిస్తే అప్పుడు uxy లాప్లాస్ సమీకరణాన్ని కూడా సంతృప్తిపరిచారు మరియు D∪B లో కూడా నిరంతరంగా ఉంటుంది కనుక ఇది uxy యొక్క గరిష్ట విలువ B పై ఉండాలి కాబట్టి కనిష్టంగా uxy B పై ఉండాలి కాబట్టి B బౌండరీలో గరిష్టంగా uxy మాత్రమే సాధించబడదు మినిమమ్ విలువ బౌండరీ లో కూడా సాధించాలి కాబట్టి అది మినిమమ్ ప్రిన్సిపల్ మీరు ఇప్పుడు డిరిచ్లెట్ సమస్య కోసం అప్లై చేసుకుంటే అది డొమైన్ D లో 2u0 మరియు బౌండరీ B లో uf1 ఇది మనము ఇప్పుడు తీసుకునే బౌండరీవాల్యూ సమస్య మీరు మాక్సిమం మినిమమ్ ప్రిన్సిపల్ ని ఉపయోగించి ప్రత్యేకతను చూపవచ్చు కాబట్టి u1 మరియు u2బౌండరీ విలువ సమస్యకు రెండు పరిష్కారాలుగా ఉండనివ్వండి ఇప్పుడు wu1 u2 అప్పుడు డొమైన్ D లో 2w0 మరియు బౌండరీ B వద్ద w0 ఉంచండి ఇప్పుడు బౌండరీ వాల్యూ సమస్య కనుక ఇది maxwxy xy∈D maxwxy xy∈B మరియు ఎందుకంటే wxy యొక్క గరిష్ట విలువ బౌండరీలో సున్నా కాబట్టి maxwxy xy∈D ≤0 మరియు అదేవిధంగా minwxy xy∈B minwxy xy∈D బౌండరీ లో wxy కనిష్ట విలువ సున్నా అని మాకు తెలుసు కనుక ఇది 0≤minwxy xy∈D ని సూచిస్తుందిwxy0 ∀xy∈D∪Bఅంటే u1u2కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ విధంగా మీరు డిరిచ్లెట్ డేటాతో లాప్లాస్ సమీకరణం ఏకైక పరిష్కారమైన ప్రత్యేక పరిష్కారాన్ని కలిగి ఉన్నారని చూపించవచ్చు కొన్ని డొమైన్ల కోసం వేరియబుల్ యొక్క ఆపరేషన్ పద్ధతి ద్వారా దీనిని మనము నిర్ణయించాము సరే కాబట్టి నిజానికి మీరు ఇలా చేయగలరు కాబట్టి ఇప్పటివరకు మనము సాధారణ సమీకరణాలు వేవ్ ఈక్వేషన్లు హీట్ ఈక్వేషన్ లాప్లాస్ ఈక్వేషన్ ను పరిష్కరించాము మనము అన్ని 3 సమీకరణాలకు కూడా ప్రత్యేకతను అందించాము కాబట్టి మనము ఈ సమీకరణాలను మరియు దాని ప్రత్యేకతను ఎలా పరిష్కరిస్తాము నేను ఇప్పుడు ముట్టుకొని ఏకైక విషయం ఇనీషియల్ డేటాను బట్టి పరిష్కారాలు కనుగొనడం మీరు ఇనీషియల్ డేటాను కొద్దిగా ఇబ్బంది పెట్టారు ఇప్పటికీ పరిష్కారం కూడా పెద్దగా మారదు కాబట్టి మీరు ఇనీషియల్ డేటాను కొద్దిగా ఇబ్బంది పెడతారని అర్థం మీరు దానిని కొంచెం మార్చారు అయితే మీ పరిష్కారం కూడా దానికి తగ్గట్టుగా మార్చబడాలి అయితే ఇక్కడ కొద్దిగాఅంటే కొంచెం మాత్రమే మారింది కాబట్టి మీరు ఎప్సిలాన్ మార్పుతో ఇనీషియల్ డేటా ను మాత్రమే మార్చినట్లయితే మరియు మీరు సొల్యూషన్ పొందవచ్చు కాబట్టి మీరు కూడా ఒక పరిష్కారాన్ని పొందవచ్చు డేటా మార్చటం కాకుండా పరిష్కారం లో వ్యత్యాసం పరిష్కార వ్యత్యాసం కూడా నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఇది ఇనీషియల్ డేటా మరియు ఇనీషియల్ మరియు బౌండరీ డేటాపై నిరంతరంగా ఆధారపడటం కాబట్టి ఇలా కూడా చేయవచ్చు కానీ ఇక్కడ కొంచెం అనాలిసిస్ ఉంటుంది ఈ కోర్సు లో మనకు అది లేదు సరేనా చాలా ధన్యవాదాలు